ఇది తదుపరి సబ్సెక్షన్కి తీసుకెళుతుంది ఇంటిగ్రేషన్ యొక్క అధునాతన ఆలోచనను పొందుటకు ఫంక్షన్ను ఎలా ఇంటర్పోలేట్ చేయాలో మనం ఒక చిన్న డీటూరు వైపు వెళ్ధాం ఇది మళ్లీ మీలో చాలా మందికి తెలిసిన విషయం మనం దీనిని సూత్రీకరిస్తాము మళ్లీ మనం ఇంటిగ్రేట్ చేయదలచిన ఫంక్షన్ల గురించి మాట్లాడుతున్నాం కానీ అది విశ్లేషణాత్మకంగా చేయలేము అది మన ఉజ్జాయింపు అవుతుంది ఇక్కడ ఒక శక్తివంతమైన సిద్ధాంతం ఉంది దీనిని వీయర్స్ట్రాస్ అప్రాక్షిమేషన్ సిద్ధాంతం అని పిలుస్తారు మరియు ఇది ప్రాథమికంగా నిరంతర నిజమైన విలువ కలిగిన ఫంక్షన్ f కలిగి ఉంటే ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఫంక్షన్లో ఎలాంటి జంప్లు లేకుండా ఉండాలి మరియు మీకు కొంత విరామం ఉంది మీరు టోలరెన్స్ చెబితే కొన్ని చిన్న సంఖ్యలో ఎప్సిలాన్ అని చెప్పుకుందాం అప్పుడు ఎల్లప్పుడూ ఒక పాలినామియల్ ఫంక్షన్ p ఉంటుంది అంటే ఇది ఇంటిగ్రల్లోని మొత్తం x కి ఇచ్చిన టోలరెన్స్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి వీయర్స్ట్రాస్ పేరు పెట్టారు కాబట్టి ఈ సిద్ధాంతం యొక్క పవర్ని మీరు చూడగలరు మీకు తెలిసిన ఏదైనా ఫంక్షన్ను చెప్పండి అవి కొన్ని హంకెల్ ఫంక్షన్ బెస్సెల్ ఫంక్షన్ ఏదైనా క్లిష్టమైన ఫంక్షన్ కావచ్చు మీకు చెప్పేది ఏమిటంటే దీనిని చాలా చక్కగా అంచనా వేసే పాలినామియల్ ఫంక్షన్ను కనుగొనగలము ఎంత బాగా అంటే అది మన ఇష్టం మీరు ఎప్సిలాన్ను పేర్కొంటే అంచనా వేసి a p ని కనుగొంటారు ఇక్కడ ఈ ఫంక్షన్ బాగా ఉంటుంది కాబట్టి ఇది మళ్లీ మీకు ఆశ్చర్యం కలిగించదు ఉదాహరణకు మనం ఇక్కడ రెండు పాయింట్లతో రెండు పాయింట్లు తీసుకుంటే మనం ఖచ్చితంగా ఏమి చేయగలమని చెప్పవచ్చు మనం రెండు పాయింట్లతో ఎలాంటి పాలినామియల్ని ఉంచుతాము విద్యార్థి లీనియర్ లీనియర్ కాబట్టి ఇది ఒక లైన్ మూడు పాయింట్లు ఒక పారాబోలాను చేయవచ్చు మరియు అందువలన ఈ నాలుగు పాయింట్లు తెలుసు కాబట్టి ప్రాథమికంగా మనం N ఆర్డర్కి వెళ్లినప్పుడు N పాయింట్లపై పాలినామియల్ని ఇంటర్పోలేట్ చేయాలనుకుంటూ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎలా ఉంటుంది N2 కి పాలినామియల్ ఆర్డర్ ఏమిటి 1 కాబట్టి ఎల్లప్పుడూ మీరు 1 డిగ్రీ తక్కువగా ఉంటారు కాబట్టి మనం N 1 ఆర్డర్ యొక్క పాలినామియల్ని ఉంచవచ్చు కాబట్టి దీన్ని చేయడానికి ఒక క్రమబద్ధమైన మార్గం ఉంది దాని గురించి మనం మాట్లాడుతదాం కానీ మీకు మూడు పాయింట్లు ఇచ్చామనుకుని దాని గురించి ఆలోచించండి మరియు ఒక ప్యారాబోలా కు సరిపోయేలా ఉంచమని అడిగాము కాబట్టి మీరు ఏమి చేస్తారు మీకు మూడు పాయింట్లు xox1 x2 ఇచ్చాను కనుక మనం ఈ మూడు పాయింట్లు xox1 x2 మరియు మనం ఈ పాయింట్ ద్వారా ఒక ప్యారాబోలా కు సరిపోయేలా చెప్పవచ్చు మరియు ఈ పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువల ద్వారా కాబట్టి మీరు ఏమి చేస్తారు విద్యార్థి సర్ మనకు మూడు పాయింట్లు ఉన్నాయి సూచించు సమయం 0318 అవును మీకు మూడు పాయింట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఫంక్షన్స్ ఉన్నాయి కానీ ఈ పాయింట్లు ఎక్కడైనా ఉండవచ్చు అంటే అవి ఏకరీతిగా ఉండనవసరం లేదు అవి ఇక్కడ ఒక పాయింట్ కావచ్చు ఇక్కడ ఒక పాయింట్ మరియు ఇక్కడ ఒక పాయింట్ కావచ్చు ప్యారాబోలా యొక్క ఈక్వేషన్ని ఊహించండి కాబట్టి మనం p చెప్పగలము కాబట్టి paoa1xa2x2 ఇప్పుడు మీకు p ఫంక్షన్ విలువ ఇచ్చాను కాబట్టి aoa1xoa2xo2 ఈ మూడు వేరియబుల్స్ మూడు ఈక్వేషన్స్ పొందుతారు మరియు ఈ పరిష్కారం మనకు ao a1 a2 ను ఇస్తుంది కాబట్టి అదేవిధంగా మనం సాధారణంగా n పాయింట్ల సమితి కోసం కూడా ఈ ప్రక్రియను పునరుత్పత్తి చేయగలము కాబట్టి ఈ n విలువలను పొందడానికి మనం n ఈక్వేషన్ల సిస్టమ్ను పరిష్కరిస్తాము ఇప్పుడు మీరు దీన్ని చేయగలరని మీరు ఎటువంటి సమస్య లేనట్లుగా చేయవచ్చు ఈ పాలినామియల్ని నిర్మించడానికి మరింత తెలివైన మార్గం ఉందని తేలింది మరియు అది లాగ్రాంజ్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త పేరు పెట్టబడింది కాబట్టి ఈ లాగ్రాంజ్ బహుపదాలను మనం ఇక్కడ వ్రాస్తాము కాబట్టి మీకు Li ఉంటే మనం ఇలా వ్రాసి దానిని పరిశీలిస్తాము కాబట్టి ఈ Lij1 jiN కాబట్టి మనం మరిన్ని వివరాలను పొందడానికి ముందు దీనిని చూడండి మనం ఇక్కడ కొంత ఫంక్షన్ను నిర్మించాము కాబట్టి దాని ప్రాడక్ట్ ప్రాడక్ట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ప్రాడక్ట్లో N 1 టర్మ్స్ ఉన్నాయి ఎందుకంటే ji కాబట్టి j1 N ji కాబట్టి N 1 టర్మ్ ప్రాడక్ట్ ఉంది కాబట్టి Li ఇది ఏ డిగ్రీకి సంబంధించిన పాలినామియల్ విద్యార్ధి N 1 N 1N 1 పదాలు ఉన్నాయి ప్రతి పదానికి ax మైనస్ ఏదో ఉంటుంది కాబట్టి అన్ని డిగ్రీలు N 1 అవుతాయి ఇప్పుడు ఈ ఫంక్షన్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది ఫంక్షన్ విలువ Li ఏమిటని మిమ్మల్ని అడుగితే దాని విలువ ఏమిటి ప్రతి పదం రద్దు చేయబడుతుంది మరియు దాని విలువ 1 ఈ విలువ ఏమిటి 0 కాబట్టి ఈ ఫంక్షన్ని ఉపయోగించి ఇక్కడ వ్రాస్తే లాగ్రాంజ్ పాలినామియల్ ని ఉపయోగించి మనం ఇలా f ను వ్రాయగలము కాబట్టి మనం దీనిని ఒక విధంగా వ్రాయగలము కాబట్టి ముందుగా ఇది కుడి వైపున వ్రాసిన ఈ ఎక్స్ప్రెషన్ ఇది పాలినామియల్ ఫంక్షన్ దీన్ని ఒక్కొక్కటిగా చూద్దాం ఇది ఏమిటి ఇది స్థిరంగా ఉందా లేదా ఇది x యొక్క ఫంక్షన్గా వేరియబుల్ అంటే ఈ ఆర్గ్మెంట్ xi ఏమిటి xi ఒక స్థిర బిందువు N పాయింట్లు ఉన్నాయి మరియు ఇది i th పాయింట్ తీసుకోవడం కాబట్టి ఈ పదం ఇక్కడ స్థిరంగా ఉంటుంది ఇక్కడ తదుపరి పదం Li ఏమిటి ఇది పాలినామియల్ ఆర్డర్ N 1 కాబట్టి ఇది పాలినామియల్ ఆర్డర్ N 1 ఆర్డర్ N 1 యొక్క అనేక పాలినామియల్ సంఖ్యల మొత్తం ఎంత N 1 అది తక్కువ కూడా ఉండవచ్చు కానీ ఉత్తమంగా N 1 ఉంటుంది కాబట్టి మనం చేసేది ఏమిటంటే మీకు N 1 ఆర్డర్లోని ఒక ఫంక్షన్ను ఇచ్చాను కాబట్టి దీనికి N 1 ఆర్డర్ ఉంది మరియు ఇచ్చిన నోడ్లలో ఫంక్షన్ విలువతో ఇది ఏకీభవిస్తుందా కాబట్టి మీకు N నోడ్స్ ఇచ్చాను కాబట్టి N నోడ్స్ ఈ x1 x2 కాబట్టి fN 1 మనం ఈ ప్రాపర్టీ ని ఇక్కడ ఉపయోగిస్తాము కాబట్టి ఈ సమ్మేషన్లో N టర్మ్స్ ఉన్నాయి సమ్మేషన్లో ఈ N టర్మ్లో ఏ పదం మనుగడ సాగిస్తుంది కేవలం ఒక పదం మాత్రమే మనుగడ సాగిస్తుంది ఎందుకంటే ఈ లాగ్రాంజ్ పాలినామియల్ అవి ఒకటే అవి ఒకటే దీనికి మాత్రమే ఈ i కి సమానం కానీ ఈ i మరియు j భిన్నంగా ఉంటే అది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సమ్మేషన్ లో మనం ప్రతిక్షేపించినప్పుడు ఒకే ఒక పదం xi మిగిలి ఉంటుంది మరియు ఆ పదం విలువను కలిగి ఉంటుంది ఇక్కడ నుండి 1 అవుతుంది మరియు ఇక్కడ మిగిలి f ఉన్నది కాబట్టి మవ అసలు ఫంక్షన్ ఒక పాలినామియల్ ఫంక్షన్ కాదని ఇది కంటిన్యూయస్ రియల్ విలువైన ఫంక్షన్ అని గుర్తుంచుకోండి మరియు దాని నుండి మనం దీనిని ఇక్కడ సృష్టించాము ఇది సర్కిల్ లో పాలినామియల్ ఫంక్షన్ మరియు ఈ పాలినామియల్ ఫంక్షన్ N పాయింట్ల వద్ద ఈ ఏకపక్ష ఫంక్షన్ విలువతో ఉంటుంది మరియు ఇది N 1 ఆర్డర్ యొక్క పాలినామియల్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ల సిస్టమ్ను పరిష్కరించడం ద్వారా మీరు కొంచెం వికృతమైన రీతిలో ఏమి చేసారు మీరు ఇక్కడ కొంచెం ఎక్కువ క్రమపద్ధతిలో చేయవచ్చు కాబట్టి దీని అర్థం ఏమిటంటే మనం దీనిని ఎందుకు ఉపయోగించుకుంటామో అది మళ్లీ గణితాన్ని సరళం చేస్తుంది ఈ ఫంక్షన్ సృష్టించబడిన విధానాన్ని చూడండి ఇది చాలా అందమైన విషయం మీరు చూస్తున్న పాయింట్ మినహా మిగిలిన అన్ని పాయింట్లలో ఇది 0 కి వెళుతుంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం మనం ఒక ఫంక్షన్ను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం విశ్లేషణాత్మకంగా ఇంటిగ్రేట్ చేయలేని ఫంక్షన్ ఇది కాబట్టి మనం దశ 1 దాని యొక్క కొంత అప్రాక్షిమేషన్ సృష్టించాము దాని యొక్క పాలినామియల్ అప్రాక్షిమేషన్ మనకు N పాయింట్లు ఇస్తే మీకు N 1 ఆర్డర్ యొక్క పాలినామియల్ని ఇస్తుంది ఎందుకంటే మనం చేయగలిగినది ఉత్తమమైనది కాబట్టి మూడు పాయింట్లు ఉంటే మీకు ఒక ప్యారాబోలా వస్తుంది మీకు క్యూబిక్ ఇవ్వలేము ఎందుకంటే అక్కడ తగినంత సమాచారం లేదు తరువాత మనం దానిని ఇంటిగ్రల్ చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఫంక్షన్ను నేరుగా ఇంటిగ్రల్ చేయడం ద్వారా ఫంక్షన్ను నేరుగా అంచనా వేయడానికి బదులుగా మనం మొదట ఎందుకు తీసుకున్నామని మీరు అనుకుంటున్నారు మనం ఈ మార్పును పాలినామియల్గా ఎందుకు చేశాము దీన్ని చేయడమే మన లక్ష్యం ఇది ఇంటిగ్రేట్ ఎలా చేయాలో మనకు తెలియదు ఎందుకంటే ఇది ఇంటిగ్రేట్ కాకపోవచ్చు కానీ మనం పాలినామియల్ ద్వారా అప్రాక్షిమేట్ చేస్తున్నాము మరియు దీన్ని ఇంటిగ్రల్ చేయవచ్చని తెలిసిన పాలినామియల్ కాబట్టి స్టెప్ 1 మంచి అప్రాక్షిమేషన్ను కనుగొనడం స్లైడ్ టైమ్ని చూడండి 1132 కాబట్టి ఇప్పుడు మన వద్ద ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ను ఇంటిగ్రేట్ చేద్దాం కాబట్టి ఇది మన అసలు ఫంక్షన్ ఇది ఒక అప్రాక్షిమేషన్ అని గమనించండి ఇది ఆర్డర్ N 1 యొక్క అప్రాక్షిమేషన్ ఇది మనం ముందు నుండి కలిగి ఉన్న ఫంక్షన్ మరియు మనం ఈ N ని ఇక్కడ పెడతాము కాబట్టి ఈ పదం ఇక్కడ ఉంటే మనం ఇంతకు ముందు ఉపయోగించిన దాని ద్వారా దాన్ని చేయబోతున్నాము కాబట్టి అదిx1xNi1NfLidx అవుతుంది కాబట్టి మనం ఇంతకు ముందు చేసినదాన్ని మనం మళ్లీ వ్రాసాము ఇది ఇంటిగ్రేషన్ వేరియబుల్ x అని గుర్తుంచుకోండి కాబట్టి మనం తరువాత ఏమి చేయాలని అనుకుంటున్నారు మనం ఈ ఎక్స్ప్రెషన్ ను సరళీకృతం చేయవచ్చా ఇంటిగ్రల్ చిహ్నం ఎక్కడికైనా కదులుతుందా ఇది ఏమిటి ఇది కాన్స్టాంట్ కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ చిహ్నాన్ని మరింత లోపలికి తరలించగలము కాబట్టి మనం దీనిని i1Nfx1xNLidx గా వ్రాయవచ్చు ఈ పదం గురించి ఇక్కడ వ్రాసాము ఇది ఫంక్షన్ f ఎంపికపై ఆధారపడి ఉంటుందా అస్సలు కాదు ఇక్కడ f లేదు కాబట్టి అది చూడండి దాని పవర్ కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ i1NfWi ఇక్కడ ఈ Wi ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి మనం చేసిన దాన్ని క్వాడ్రేచర్ రూల్ అని కూడా పిలుస్తారా ఇది క్వాడ్రేచర్ రూల్ ఎందుకంటే ఇది ఏమిటో తెలుసుకోవలసిన ఇంటిగ్రల్ యొక్క అప్రాక్షిమేషన్ ను ఇస్తోంది విద్యార్థి ఫంక్షన్ విలువ కొన్ని వివిక్త పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ కాబట్టి ఇవి xi క్వాడ్రేచర్ రూల్ యొక్క ముఖ్యమైన భాగం అయిన ఫంక్షన్ పై ఆధారపడని నోడ్స్ మరియు వెయిట్స్ వెయిట్స్ ఎంచుకున్న ఫంక్షన్ నుండి స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి మరొక ప్రయోజనం ఏమిటంటే Wi మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు ముందుగా లెక్కించవచ్చు మరియు దానిని మీరు పట్టికగా నిల్వ చేయవచ్చు మీకు ఇంటిగ్రల్ గా ఇవ్వబడినప్పుడు దాన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు అది కాదు మీరు Wi ను లెక్కించడం మొదలుపెట్టి మీరు లెక్కించవచ్చు వాస్తవానికి అనేక గణిత గ్రంథాలయాలు ఉన్నాయి ఇవి వివిధ విలువలకు లేదా ఏవైనా విలువలను తెలియజేస్తాయి కాబట్టి వీటిని ముందుగా లెక్కించవచ్చు కాబట్టి మీరు ఫంక్షన్ని పొందినప్పుడు మీరు చేయాల్సిన వాటిని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారా మీరు తెలుసుకోవలసినది నోడ్లు ఆ నోడ్ల ఫంక్షన్ విలువలను ముందుగా లెక్కించిన వెయిట్ ద్వారా గుణించాలి కాబట్టి ఇది మనం ముందుగా లెక్కించినది కాబట్టి ఇది మనకు ఒక క్రమబద్ధమైన మార్గాన్ని ఇచ్చింది ఇక్కడ N 1 ఆర్డర్ చేయడానికి ఒక ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ ను లెక్కించాము మరియు దాని కోసం మనకు ఎన్ని పాయింట్లు కావాలి N పాయింట్లు కాబట్టి ఇంటర్పోలేషన్ ఉన్నంత వరకు ఇది ఉంది ఇప్పుడు ఉంది మీకు ఫలితాన్ని ముందే చెబితే ఇప్పుడు మనం దీనిని మరింత మెరుగ్గా చేయాలనుకుంటున్నామని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇంకా మంచిది అంటే ఏమిటి ఫంక్షన్ని మనం విశ్లేషించాలనుకుంటున్న పాయింట్ల సంఖ్య స్థిరంగా ఉందని మీకు చెప్తున్నాను అనుకోండి N పాయింట్లు దానిపై మీకు ఎంపిక లేదు మీరు పాలినామియల్ పదాల అధిక ఆర్డర్ కి ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలరా ఆర్డర్ N 1 మనం చేయగలిగినది కాదు